బ్యాటరీ లెస్ పవర్ సప్లై అండ్ బ్యాటరీ లైఫ్ కాల్కులేషన్ ఫర్ ఎంబెడ్డెడ్ డివైసెస్ I కాబట్టి చివరికి మీరు మీ ఎంబెడెడ్ సిస్టమ్ను డ్రైవ్ చేయాలనుకుంటున్నారా మీరు ఇప్పుడు నిర్మించాల్సిన వ్యవస్థను బ్యాటరీ తో లేదా హార్వెస్టడ్ ఎనర్జీ తో నిర్మించాలనుకుంటున్నారా బ్యాటరీ తో నడిచే వ్యవస్థ అయితే బ్యాటరీ యొక్క పరిమాణం ఏమిటో మీరు తెలుసుకోవాలి లేదా అది సూపర్ కెపాసిటర్ అయితే అవుట్పుట్ కెపాసిటర్ యొక్క పరిమాణాన్ని మీరు తెలుసుకోవాలి ఇది సూపర్ కెపాసిటర్ అయితే సూపర్ కెపాసిటర్ యొక్క పరిమాణం ఎంత ఉండాలి మీరు చివరికి ఎనర్జీ ని నిల్వ చేయడానికి ఉపయోగించాలి మీరు అలా చేయడానికి ముందే మీరు మీ సిస్టమ్ యొక్క మొత్తం పవర్ వినియోగాన్ని సరిగ్గాఅంచనా వేసుకోవాలి స్లీప్ లో మైక్రోకంట్రోలర్ సిస్టమ్ ఎంత తీసుకుంటుంది అది ఆక్టివ్గా ఉన్నప్పుడు ఎంత తీసుకుంటుంది ఎంతసేపు ఆక్టివ్ గా ఉంటుంది మరియు మొదలగునవి కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలి మరియు ఎనర్జీ ని నిల్వ చేసే పరికరానికి సంబంధించి ఏదైనా నిర్ణయించే ముందు మీరు త్వరగా మీ మనస్సులో గణన చేయగలరు బ్యాటరీని ఒక సులభమైన ఉదాహరణగా తీసుకుందాం మనమందరం ఉదాహరణ గా బ్యాటరీ కి కనెక్ట్ చేయగలుగుతున్నాము మొదట కొన్ని నిజమైన హైస్కూల్ విషయాల కు వెళ్దాం మీలో చాలా మందికి కొన్ని విషయాలు ఉన్నాయని కొన్నిసార్లు తెలియకపోవచ్చు నేను రిఫరెన్స్ టైమ్ 0144 మిక్స్ చేస్తాను మీరు చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు 250 మిల్లీ ఆంపియర్ హవర్ బ్యాటరీ విషయంలో తీసుకోండి మీకు 250 మిల్లీ ఆంపియర్ హవర్ బ్యాటరీ ఉంది దీని అర్థం ఏమిటి దీని అర్థం మీరు 250 మిల్లీ ఆంపియర్ డ్రా చేసుకుంటే 1 హవర్ పాటు ఉండాలి అని మీరు అనుకుంటున్నారు మీరు 250 మిల్లియాంప్స్ డ్రా చేసుకుంటే అది ఒక హవర్ పాటు ఉండాలి అలా అనుకోవడము తప్పు ఇది తప్పు ఇది ఎప్పుడూ పనిచేయదు ఇది ఖచ్చితంగా ఒక హవర్ కన్నా తక్కువ మరియు అందువల్ల ఇది బ్యాటరీపై ఏదో స్టాంప్ చేయబడిందనే వాస్తవం ద్వారా వెళ్లవద్దు మొదటి విషయం ఏమిటంటే ఇది అసలు సామర్థ్యం కాదు మొదట ఇది అసలు సామర్థ్యం కాదు ఇది అసలు సామర్థ్యం కాదు మీరు నామమాత్ర సామర్థ్యం అని పిలుస్తారు కాబట్టి తయారీదారు ఏమి చెప్తాడో అతను మీకు బ్యాటరీ పై స్టాంపింగ్ ఇస్తాడు వాస్తవానికి ఇది నామమాత్రపు సామర్థ్యం వాస్తవ సామర్థ్యాన్ని నామమాత్ర సామర్థ్యం నుండి లెక్కించాలి మరియు బ్యాటరీ ఎఫిషియన్సీ చిత్రంలోకి వస్తుంది ఇది ఒక భాగం కాబట్టి మీరు బ్యాటరీ ని చూస్తే 200 మిల్లీ ఆంపియర్ హవర్ బ్యాటరీ ఉందని మీరు చూస్తే మొదటి విషయం ఏమిటంటే ఇది వాస్తవ సామర్థ్యం అని చూడకండి వాస్తవానికి ఇది తయారీదారు పేర్కొన్న నామమాత్రపు సామర్థ్యం అని చూడండి రెండవ విషయం నేను చెప్పిన రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఈ భాగం మరొక భాగం ఈ విషయం ఇది 250 మిల్లీ ఆంపియర్ హవర్ బ్యాటరీ అయితే మీరు దానిని ఒక హవర్ కు పొందుతారని ఎప్పుడూ అనుకోకండి ఈ రెండు పాయింట్లు మనస్సులో ఉంచుకోవాలి రెండు అంశాలు మనస్సులో ఉంచుకోవాలి మరియు ఈ రెండు అంశాలు ఏవి ఇది రెండు పాయింట్లు ఉన్నాయి పాయింట్ నంబర్ వన్ ఇక్కడ ఉంది మరియు పాయింట్ నంబర్ టూ ఇక్కడ ఉంది ఇవి రెండు వేర్వేరు విషయాలు మీ అప్లికేషన్ కోసం మీరు ఉపయోగించాలనుకుంటున్న బ్యాటరీ పరిమాణం ఏమిటో తెలుసుకోవడానికి ముందు ఇవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి వాస్తవానికి దీని అర్థం కాబట్టి దీని అర్థం ఏమిటి ఈ సంఖ్య కేవలం తయారీదారు వినోదం కోసం ఇచ్చిన సంఖ్య కాదు మీకు 250 మిల్లీ ఆంపియర్ హవర్ బ్యాటరీ ఉంటే మీరు డ్రా చేసుకుంటే 2 మిల్లీ ఆంపియర్ నిరంతర కరెంట్ ను లేదా సగటు కరెంట్ అని నేను చెప్తాను నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను సగటు కరెంట్ మీరు సగటు కరెంట్ యొక్క 2 మిల్లీ ఆంపియర్ ను డ్రా చేసుకుంటేబ్యాటరీ 125 హవర్ లు ఉంటుంది ఇది నిజం ఇది ఒక విధంగా నిజం వాస్తవానికి మీరు రెండవ పాయింట్ ను వర్తింపజేస్తే మొదటి పాయింట్ మీరు నామమాత్రపు సామర్థ్యాన్ని మాత్రమే చూస్తున్నారు మరియు ఇప్పుడు మీరు ఈ భాగానికి చేరుకుంటున్నారు వాస్తవ భాగాన్ని బట్టి ఈ గణన చేయడానికి మేము ఇంకా బ్యాటరీ ఎఫిషియన్సీ జోడించనందున మరొక భాగం మీరు వర్తింప జేస్తే అది స్పష్టంగా దిగువ వైపు ఉంటుంది కాబట్టి మీరు బ్యాటరీని కొనడానికి మరియు ఆ బ్యాటరీని మీ లోడ్ సిస్టమ్లో ఉంచడానికి చాలా దూరంగా ఉన్నారని మీరు చూస్తారు మీరు ఎప్పుడూ అలా చేయకూడదు మీరు గుర్తుంచుకోవలసిన మొదటి విషయం ఇది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా ఐఓటీ పరికరాలు వైర్లెస్ ఇంటర్ఫేస్లను ఉపయోగిస్తాయి ఈ పరికరాల కోసం అందుబాటులో ఉన్న వివిధ రకాల ఇంటర్ఫేస్ల గురించి నేను మీకు ప్రస్తావించాను మీకు ఈ కమ్యూనికేషన్ పరికర సాంకేతిక పరిజ్ఞానం ఉంది మీకు జిగ్బీ ఉంది దీనిని 802 డాట్ 15 4 మాక్ మరియు 5 మాక్ మరియు 5 అని కూడా పిలుస్తారు వాస్తవానికి MAC లేయర్ మరియు ఫీజికల్ లేయర్ IEEE చే నిర్వచించబడిన ప్రమాణాన్ని ఉపయోగిస్తుంది దీనిని 15 4 అని కూడా పిలుస్తారు ఆపై మీకు వై ఫై వంటి ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఉంది మరియు బి ఎల్ ఈ ఉంది మరియు తక్కువ శక్తి బ్లూటూత్ మరియు మొదలగునవి అనేక రకాలు కలిగి ఉండవచ్చు ఇవన్నీ ఎక్కువగా యాక్సెస్ కోణం నుండి కానీ మీరు వైడ్ ఏరియా లోlow పవర్ చూస్తున్నట్లయితే లోరా వాన్ ప్రోటోకాల్ ఎల్ పి వాన్ ను లో పవర్ మీరు వైడ్ ఏరియా నెట్వర్క్ ప్రోటోకాల్స్ అని పిలిచే వైడ్ ఏరియా లో పవర్ గురించి మేము మాట్లాడాము ఇవి లోరా మీకు సిగ్ఫాక్స్ ఉన్నాయి అప్పుడు మీకు NB ఐఓటీ ఉంది మీకు కూడా LTE M p ఉంది కానీ ఇవన్నీ యాక్సెస్ పరికరాలకు మించి ఎల్ పి వాన్ కు అన్ని అవకాశాలు ఉన్నాయని నేను తిరిగి చెప్పగలను కాని ఇవన్నీ గేట్వేల కోసం ఉపయోగిస్తారు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను మీరు ఈ గేట్వే పరికరాలను ఎలా నడపాలనుకుంటున్నారో మీరు పరిగణించాల్సి ఉంటుంది మరియు సెన్సార్లను కలిగి ఉన్న ఈ చిన్న యాక్సెస్ పరికరాలను చిన్న చిన్న పరికరాలను ఎలా నడపాలని మీరు ప్రతిపాదించారు కాబట్టి ఇది చాలా తరచుగా గేట్వే పరికరాలపై ప్రభావం చూపుతుంది మీరు చిన్న కాయిన్ సెల్ బ్యాటరీలతో డ్రైవ్ చేయగలరని నేను అనుకోను ఇది పని చేయదు మీకు చాలా పెద్ద బ్యాటరీ లు అవసరం లేదా మీరు దానిని గ్రిడ్ సరఫరాకు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రెండు విషయాలు కాబట్టి ఈ ఎనర్జీ కొలత మరియు మీరు చేయాల్సిన ఈ చర్చలన్నీ చాలా సాధారణమైనవి అయినప్పటికీ సాధారణమైనవి మీరు అవసరం అని నేను చెబుతాను నేను ప్రారంభంలో పేర్కొన్నది సెన్సింగ్ మానిటరింగ్ యాక్చుయేషన్ ను చేయడానికి ఐఓటీ పరికరంలో మీరు రూపొందించిన ఏదైనా వ్యవస్థను మీరు చేసే ఏదైనా డిజైన్ ఏమైనా 10 సంవత్సరాలు వదిలివేయాలి మీరు మీ సిస్టమ్ లను 10 సంవత్సరాలు డిజైన్ చేయకపోతే ఐఓటీ అప్లికేషన్లో ప్రయత్నించడం కూడా విలువైనదని నేను అనుకోను అయితే గేట్వే స్పష్టంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఎక్కువ కాలం జీవించవలసి ఉంటుందని మరియు ఎక్కువ కాలం జీవించాల్సి ఉంటుందని మరియు ఇది పవర్ గజ్లింగ్ భాగం కాకూడదని కూడా నిర్ధారించాలి విషయాలు ప్రామాణీకరించిన కొన్ని మంచి విషయాలు మీరు సెన్సింగ్ కోసం ఉపయోగిస్తున్న ఐ ఓ టీ పరికరం లో స్లీప్ కరెంట్ కొన్ని మైక్రో ఆంపియర్ క్రమంలో ఉన్నాయని చెప్పండి ఈ ఎల్ పి వాన్ వ్యవస్థలకు ప్రత్యేకించి NB ఐ ఓ టీ మరియు LTE M వాస్తవానికి ప్రతిపాదించిన స్లీప్ కర్రెంట్స్ 1 నుండి 4 మైక్రో ఆంపియర్ లో అని నేను చెబుతాను మీరు ప్రసారం చేయకపోతే గేట్వేలు కమ్యూనికేషన్ లింక్ భాగం లు కనీసం ఒకటి నుండి నాలుగు మైక్రో ఆంపియర్ క్రమం లో కర్రెంట్స్ ని వినియోగిస్తాయి ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇది సాధ్యమైనప్పుడు నేను బ్యాటరీ లతో గేట్వే లను ఎందుకు నడప కూడదని మీరు అనుకుంటారు గేట్వే వ్యవస్థ లు బహుశా బహుళ వైర్లెస్ ఇంటర్ఫేస్లను కలిగి ఉండాలి కాబట్టి అనేక సెన్సార్ల నుండి డేటాను పొందడం అవి ఫీల్డ్లో ఉంచబడతాయి లేదా అనేక సెన్సార్ల నుండి డేటా ను సమగ్రపరచడం మరియు వైర్లెస్ అవుట్గోయింగ్ లింక్ను ఉపయోగించడం ముఖ్యంగా వైడ్ ఏరియా అవుట్గోయింగ్ లింక్ అంటే మనం మాట్లాడుతున్నది ఏమిటంటే అది ఉపయోగించకపోతే ఒకటి నుండి నాలుగు మైక్రోఆంపియర్ తీసుకుంటుంది గేట్వే పరికరాలు చాలా పెద్ద బ్యాటరీల పై పనిని క్రమబద్ధీకరించాలి లేదా గ్రిడ్ పవర్ ఉండాలి కాబట్టి ఇది నిజమైన టేకావే ఇప్పుడు ఇది ఒక భాగం ఇప్పుడు మనం ఏమి చేస్తాము నేను ఒక చిత్రాన్ని గీస్తాను ఆపై నేను ఒక చిత్రాన్ని వివరిస్తాను మరియు నేను ప్రయోగశాలలో చేసిన కొలతను కూడా మీకు చూపిస్తాను మొదట ఒక చిత్రాన్ని అర్థం చేసుకుందాం నేను x ఆక్సిస్ y ఆక్సిస్ గీస్తాను మరియు నేను x ఆక్సిస్ న్ని గీస్తాను X ఆక్సిస్ సమయం y ఆక్సిస్ పై పరికరం యొక్క ఇన్స్టెంటేనియస్ కరెంట్ వినియోగం ఇది పరికరం యొక్క కరెంట్ వినియోగం నేను ఈ ఐడియల్ వంటి దాన్ని గీస్తాను మరియు నేను దీన్ని చేస్తాను సరే సహజంగానే నేను పరిపూర్ణత కోసం ఈ విధంగా కొంచెం ఎక్కువ విస్తరించాలి మరియు టైంని ఇక్కడ ఉంచుతున్నాను ఇప్పుడు ఇది 1 నుండి 4 మైక్రోఆంపియర్ అని చెప్పనివ్వండి ఎందుకంటే ఇది మీరు నిజంగా రూపకల్పన చేస్తున్న హార్డ్వేర్పై నిజంగా ఆధారపడి ఉంటుంది మరియు వాస్తవానికి ఇది మనం పెద్దదిగా గీయాలి మరియు ఇది ఒక సంఖ్య వలె 18 నుండి 20 మిల్లీ ఆంపియర్ అని చెప్పండి మీరు దానిని 1 కి పరిష్కరించాలనుకుంటే మీరు చేయటానికి స్వేచ్ఛగా చేయవచ్చు కాబట్టి మీరు దానిని 4 గా ఉంచాలనుకుంటేమీరు స్వేచ్ఛగా ఉంచవచ్చు కాబట్టి అదేవిధంగా ఇక్కడ నేను ఈ పరిధిని ఉంచాను ఎందుకంటే మీ హార్డ్వేర్ తప్పనిసరిగా ఈ పరిధిలో ఎక్కడో ఉండవచ్చు ఇప్పుడు కాబట్టి ఇది టైం కాబట్టి ఇది కొన్ని మిల్లీ సెకన్లు కొన్ని పదుల మిల్లీ సెకన్లు ఇది మిల్లీ సెకన్లు దయచేసి సరిగ్గా గమనించండి ఇది మిల్లీ సెకన్లు అయితే ఇది నిజంగా సెకన్లు అని చెప్పడం మీకు సులభం ఇది సెకన్లు మరియు ఇది మళ్ళీ స్పష్టంగా మిల్లీ సెకన్లలో ఉంటుంది బ్యాటరీ కోణం నుండి ఈ చిత్రం గురించి మంచి విషయం ఏమిటంటే బ్యాటరీ ఈ సమయంలో దాని సామర్థ్యాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది ఈ కాలంలో అది కోల్పోయిన సామర్థ్యాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది ఇది కోల్పోయిన సమయం అని నేను చెప్తాను ఈ కాలంలో ఇది కోల్పోయిన సామర్థ్యాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది ఇది మంచి విషయం అని చూడండి సామర్థ్యానికి సంబంధించి రెండు పదాల గురించి నేను మీకు ప్రస్తావించానని గుర్తుంచుకోండి తయారీదారులు స్టాంప్డ్ చేసిన నామమాత్ర సామర్థ్యం మరియు బ్యాటరీ యొక్క సామర్థ్యం కారణంగా మీరు పరిగణించాల్సిన పదం వాస్తవనికి సామర్థ్యం బ్యాటరీ ఎఫిషియన్సీ ఒక సమస్య కాబట్టి మీరు దానిని పరిగణించాలి మరియు బ్యాటరీ తయారీదారులు ఎటువంటి సమస్య లేని అసలు బ్యాటరీ సామర్థ్యాన్ని మీకు ఇస్తారు కాబట్టి ఇది ఏమిటి అని మీరు అడిగితే ఇది ప్రాథమికంగా ఇది బ్యాటరీల నిష్పత్తివాస్తవ సామర్థ్యం మరియు నామమాత్ర సామర్థ్యం మధ్య నిష్పత్తి బ్యాటరీ ఎఫిషియన్సీ దాని నామమాత్ర సామర్థ్యానికి బ్యాటరీల వాస్తవ సామర్థ్యం యొక్క నిష్పత్తి తప్ప మరొకటి కాదు కాబట్టి ఇదే నిర్వచనం కాబట్టి నేను దానిని సరళమైన రీతిలో నిర్వచించాను ఈ బ్యాటరీ హై కరెంట్ డిశ్చార్జ్ పీరియడ్స్ కలిగి ఉండకూడదనుకుంటే చూడండిగణనీయంగా అధిక మొత్తంలో కరెంట్ నితీసుకోకూడదుఈ స్పైకీ స్వభావాన్ని హై డిశ్చార్జ్ కరెంట్ డిశ్చార్జ్ పీరియడ్స్ ను మీరు కోరుకోరు ఎందుకంటే బ్యాటరీ ఈ రకమైన హై కరెంట్ సోర్సింగ్ చేస్తున్నప్పుడు చాలా వేగంగా విడుదల చేస్తుంది మీరు అధిక హై డిశ్చార్జ్ నివారించాలనుకుంటే మరియు అవసరమైన కరెంట్ ను లోడ్ కు డెలివర్ చేయాలనుకుంటే మీరు బ్యాటరీ యొక్క అవుట్పుట్ వద్ద కెపాసిటర్ ఉంచడం గురించి ఆలోచించవచ్చు అందువల్ల ఈ బ్యాటరీ స్లీప్ పీరియడ్ లో మీరు కెపాసిటర్ ను ఛార్జ్ చేయవచ్చు ఈ కాలంలో కెపాసిటర్ ను డిశ్చార్జ్ చేయండి ఈ పీరియడ్ లో క్యాప్ ని ఛార్జ్ చేయండి ఈ వ్యవధి మీరు క్యాప్ని ఛార్జ్ చేస్తారు మరియు అది ఇప్పుడు వస్తుంది క్యాప్వాస్తవానికి మీకు అవసరమైన శక్తిని బ్యాటరీ నుండి కాకుండా నేరుగా అవసరమైన పవర్ ని లోడ్ కి ఇస్తుంది కాబట్టి ఇది బఫర్ లాగా ఉంటుంది ఇది బ్యాటరీ జీవితం మెరుగుపడుతుందని నిర్ధారించడానికి మీకు సహాయపడుతుంది ఎందుకంటే మీరు లోతుగా లేదా అధిక డిశ్చార్జ్ లోకి ప్రవేశించరు నేను హై డిశ్చార్జ్ పీరియడ్స్ లను చెబుతాను ఇది మరొక విషయం ఇది కథలోని ఒక భాగం మనం అర్థం చేసుకున్న ప్రతిదాన్ని చక్కగా చేసింది కాని బ్యాటరీ యొక్క సెల్ఫ్ డిశ్చార్జ్ అని అనబడే మరొక విషయం ఉంది ఇప్పుడు మీరు 10 సంవత్సరాల జీవితకాలం అని చెబితేఎం బ్యాటరీ కి సెల్ఫ్ డిశ్చార్జ్ చాలా తక్కువగా ఉంటే తప్ప మీరు ఈ 10 సంవత్సరాల జీవితకాలం పొందలేరు కాబట్టి అంతర్గత లీకేజీని ఇది మీరు నివారించాల్సిన విషయం అంతర్గత లీకేజీని నివారించ లేనందున మీరు బ్యాటరీ ని కొనుగోలు చేసేటప్పుడు అతి తక్కువ అంతర్గత లీకేజీని కలిగి ఉంది అని నిర్ధారించుకోవాలి ఇది చాలా తక్కువగా ఉండాలి కాబట్టి దయచేసి మీరు మీ బ్యాటరీ ని కొనుగోలు చేసేటప్పుడు అన్నిస్పెసిఫికేషన్లను చూడండి మీరు మీ బ్యాటరీ ని ఎన్నుకున్నప్పుడు ఐఓటీ కోసం డిజైన్చాలా గుర్తు లేదు అంటే వాస్తవానికి నేను ప్రారంభంలోనే పేర్కొన్నాను డిజైన్ అంటే ఎంపికలు మీ ముందు చాలా ఉన్నాయి సరైనదాన్ని ఎంచుకోవాలి ఇవన్నీ మీరు ఎంచుకోవలసిన పాయింట్లు కాబట్టి మీరు ఏ బ్యాటరీ ని కొనాలనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలని కాబట్టి ప్రాథమికంగా ఏమి జరుగుతుంది అంటే తయారీదారులు మీకు ఒక నెలకు సెల్ఫ్ డిశ్చార్జ్ ఎంత అని తెలియజేస్తారు ఇది మీకు చెబుతుంది ఈ విషయం మీకు ఎవరు చెబుతారు ఇది తయారీదారుల నుండి వస్తుంది మీరు 300 మిల్లీ ఆంపియర్ అని చెప్పనివ్వండి చూడండి సమయం 2022 ఉదాహరణలు మిల్లీ ఆంపియర్హవర్ బ్యాటరీ మీకు బ్యాటరీ ఉంటే ఇది మీకు 300 మిల్లిఆంపియర్ హవర్ బ్యాటరీ ని కలిగి ఉంటే ఇది సెల్ఫ్ డిశ్చార్జ్ కలిగి ఉంటే ఇది 0 5 శాతం ఉంటుంది దీని అర్థం మీరు దాని సామర్థ్యం యొక్క 1 5 మిల్లీ యాంప్ హవర్ ను చూస్తున్నారని అర్థం ప్రతి నెలా 1 5 మిల్లీ ఆంపియర్ హవర్ విలువైన శక్తి తగ్గుతోంది బ్యాటరీ షెల్ఫ్ లైఫ్ ప్రాథమికంగా ఎక్కువ కాలం అని నిర్వచించబడింది ఇప్పుడు మీరు బ్యాటరీ షెల్ఫ్ లైఫ్ గురించి మాట్లాడవచ్చు మీరు దీనిని ఇలా చెప్పవచ్చు ఇది బ్యాటరీ ని ఎక్కువసేపు నిల్వ చేయగల సమయం తప్ప మరొకటి కాదు బ్యాటరీ దాని సామర్థ్యం 80 శాతం కన్నా తక్కువ పడకముందే ఎక్కువసేపు బ్యాటరీని నిల్వ చేయవచ్చు దాని నామమాత్రపు విలువ లేదా సామర్థ్యంలో 80 శాతం కంటే తక్కువ మరో మాటలో చెప్పాలంటే ఇది దిగువకు వెళ్ళినప్పుడు దాని నామమాత్రపు సామర్థ్యంలో 80 శాతం కంటే తక్కువగా ఉంటుంది మీరు బ్యాటరీ యొక్క షెల్ఫ్ లైఫ్ అని మీరు చేయగలిగేది అదే అని మీరు చెబుతారు కాబట్టి అది ఇతర విషయం కాబట్టి ఈ చిత్రాన్ని గుర్తుంచుకోండి మరియు కొన్ని విషయాలను చూద్దాము ఈ సందర్భంలో ఒక టేబుల్ ను ఉంచండి మరియు ఈ చిన్న టేబుల్ యొక్క కథను ఎలా నిర్మించవచ్చో చూడటానికి ప్రయత్నిద్దాం కాబట్టి దాని కోసం నేను ఏమి చేస్తాను నేను ఈ టేబుల్ ను పునసృష్టిస్తాను మరియు తరువాత మేము కథను పునర్నిర్మిద్దాము కాబట్టి దీన్ని తదుపరి షీట్లో మరొక షీట్ లో ఉంచాను మళ్ళీ నేను ఈ చిత్రాన్ని గీస్తాను ఇది 1 2 4 మైక్రో ఆంపియర్ ఇది 18 నుండి 20 మిల్లీ ఆంపియర్ ఇది వందల సెకన్లలో ఉంటుంది మరియు ఇది స్పష్టంగా మిల్లీ సెకన్లలో ఉంటుంది మీరు దీన్ని నిజంగా జాగ్రత్తగా వర్ణించాలనుకుంటే మీరు కూడా దీన్ని సరిగ్గా చేయవచ్చు చాలా నారో హోప్స్ చేయండి చక్కగా చాలా నారో గా గీయండి ఇప్పుడు ఇది మిల్లీ సెకన్లలో ఉంటుంది మరియు ఇది కూడా మిల్లీ సెకన్లలో ఉంది ఇది కూడా మిల్లీ సెకన్లలో ఉంది మరియు ఇది సెకన్లలో ఉంటుంది వందల సెకన్లు ఇది సమయం ఇది ఇన్స్టంట్టెనియస్ కరెంట్ కాబట్టి మొదటి దశ ఏమిటో చూద్దాం మేము అనేక వ్యవస్థలను ఉంచాము ఈ చిత్రాన్ని చూడటం ద్వారా అనేక విషయాలు చూద్దాం ఏమి జరుగుతుంది ఈ పరికరాన్ని తీసుకోండి ఈ పరికరం వాస్తవానికి ఇది సరిగ్గా వర్ణించబడలేదు కాబట్టి నేను ఏమి చేస్తాను అంటే మీరు ఈ విధంగా మాత్రమే చూపించాలి ఇది 0 ఇది 1 నుండి 4 మైక్రో ఆంప్స్ అప్పుడు దీనిని ఇక్కడ చూపించవచ్చు ఇది ఇప్పటికీ స్కేల్ చేయడానికి సరైనది కాదు కానీ కనీసం ఈ సందర్భంలో మీరు 0 కి చాలా దగ్గరగా ఉన్నారనే భావన మీకు ఇస్తుందని నేను ఆశిస్తున్నాను ఈ పీరియడ్ లో పరికరం స్లీపింగ్ పరికరం స్లీప్లో ఉందని చెప్పండి ఆపై పరికరం యాక్టివ్ మోడ్కు ట్రాన్సఫామ్ అవుతుంది కాబట్టి అప్పుడు యాక్టివ్గా ఉంటుంది కాబట్టి పరికరం యాక్టివ్ మోడ్ లో ఉంది ఇది యాక్టివ్మోడ్కు వెళుతుంది ఇది యాక్టివ్గా ఉన్నప్పుడు ఏమి చేస్తుంది ఇది ఒక పరామితిని గ్రహించగలదు అది ఒక పరామితిని ఎలా గ్రహిస్తుంది అది GPIO లో కనెక్ట్ కావచ్చు లేదా ADC కనెక్ట్ కావచ్చు ఒక అనలాగ్ సెన్సార్ లేదా డిజిటల్ సెన్సార్ అనే దానిపై ఆధారపడి సెన్సార్ కనెక్ట్ చేయబడింది ఇవి రెండు సెన్సార్లు ఇది పొందుతోంది మరియు అది సిద్ధంగా ఉంటే అది సెన్సార్ పరామితిని సెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఆపై అది కమ్యూనికేట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తుంది ఇది ఈ కమ్యూనికేషన్ ఎలా చేస్తుంది ఇది మీడియం కోసం తనిఖీ చేయాలి ఏదైనా ఉందా అని చూడండి నెట్వర్క్లో ఇతర నోడ్లు ఉంటే కాబట్టి ప్రతి ఒక్కటీ కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇది స్టార్ టోపోలాజీ ఇది నోడ్ ఇది అగ్రిగేటర్ ఇది గేట్వే కావచ్చు ఇది మరింత శక్తివంతమైనది మరియు ఇవి ఐఓటీ పరికరాలు లేదా లోడ్లు ఉన్నాయి కాబట్టి వాటిలో ఒకటి ఇక్కడ కొన్ని n వరకు అన్నీ కమ్యూనికేట్ చేస్తుంటాయి కాబట్టి మీరు ఇక్కడ చూస్తే ఈ చిత్రంఈ నోడ్కు వర్తిస్తే అది గ్రహించి ఈ గేట్వే కి కమ్యూనికేట్ చేయాలి కానీ ఇతర నోడ్ వాస్తవానికి ప్రసారం చేయడంలేదని నిర్ధారించుకోవాలిఛానెల్ యాక్సెస్ కోసం ఛానెల్ కాళిగా ఉందని నిర్ధారించుకోవాలి కాబట్టి ఇది ఛానెల్ యాక్సెస్ చేయాలి సిస్టమ్ ఫ్రీ గా ఉందా లేదా అని చూడటానికి ఛానెల్ సెన్స్ చేయాలి మాధ్యమం ఫ్రీ గా ఉంటే మరియు అది ప్రసారం చేస్తుంది అది ఫ్రీ కాకపోతే అది బ్యాక్ ఆఫ్ చేయవలసి ఉంటుంది మరో మాటలో చెప్పాలంటే అది స్లీప్ అవాలి మరియు తిరిగి వచ్చి అది ఫ్రీగా ఉందా లేదా అని సెన్స్ చేయాలి కాబట్టి అది కొద్దిగా శక్తిని ఉపయోగించబోతోంది అది స్వేచ్ఛగా లేదని తెలుసుకుని నిద్రపోతుంది స్లీప్లోకి వెళుతుంది మరియు తిరిగి ప్రయత్నిస్తుంది ఇది ఎన్నిసార్లు తిరిగి ప్రయత్నించబోతోంది అది ప్రయత్నించే ప్రయత్నాల సంఖ్యను నిర్దేశించవచ్చు మీడియం ఫ్రీ తనిఖీ చే చేయగలిగే ప్రయత్నాలను నిర్దేశించవచ్చు అనిచెబుతాను కాబట్టి తప్పనిసరిగా ఇది నోడ్ మీడియం ఫ్రీఅని ఎన్నిసార్లు తనిఖీ చేస్తుంది మరియు ఆ తరువాత ఇది ప్యాకెట్ డ్రాప్ చేయగలదు సెన్సెడ్ వాల్యూ డేటా విజయవంతంగా డ్రాప్ చేయగలదు విజయవంతం కాకపోతే n సార్లు ప్రయత్నిస్తుంది n కి 1 2 లేదా 3 అలాంటి ఒక నిర్దిష్ట విలువ ని ఇవ్వవచ్చు కాబట్టిఅది ఎంత సమయం గడుపుతుందో మీరు నిజంగా లెక్కించవచ్చు మరియు అందువల్ల అక్కడ నుండి నేను అవసరమైన శక్తిని లెక్కించగలను ఇది ఫ్రీఅయితే అది త్వరగా కమ్యూనికేషన్ చేయవచ్చు మరియు అది ఫ్రీఅయితే ఎంత సమయంలో చేయబోతోంది మరియు అది కమ్యూనికేట్ చేయగలదు అది బహుశా 4 నుండి 10 మిల్లీ సెకన్ల కంటే ఎక్కువ తీసుకోకపోవచ్చు అప్పుడు 4 నుండి 10 మిల్లీ సెకన్ల కంటే ఎక్కువ తీసుకోకపోవచ్చు కాబట్టి మీరు నిజంగా ఈ క్రియాశీలతను పారామితిని సెన్సింగ్ చేయడానికి విభజించవచ్చు కాబట్టి మీరు సెన్స్ కమ్యూనికేషన్ ఉంచవచ్చు కాబట్టి మీరు యాక్టివ్కు సమానమని చెప్పవచ్చు పరికరం ఆన్లో ఉందని చెప్పవచ్చు సాధారణంగా కాబట్టి మీరు ప్లస్ ఉంచవచ్చు అని చెప్పకూడదు నేను పరికరాలను ప్లస్ సెన్స్ ప్లస్ మీడియం చెక్ మీడియా యాక్సెస్లో ఉంచుతాను నేను మీడియా యాక్సెస్ ఎనర్జీ ని చెబుతాను అప్పుడు తప్పనిసరిగా జిగ్బీ పరిభాషలో దీనిని సిసిఎ క్లియర్ ఛానల్ అసెస్మెంట్ అని కూడా పిలుస్తారు దీనిని మీడియా యాక్సెస్ అని కూడా పిలుస్తారు మీడియం కాలీగా ఉందా లేదా అని తనిఖీ చేయాలి అప్పుడు పరికరం ప్రసారం సరిగ్గా చేస్తుంది మరియు అది ఈ దిశలో తిరిగి ఒక అక్ కోసం వేచి ఉండాలి ఇది అక్ అక్నౌలెడ్జిమెంట్ మరియు చివరకు ఇవన్నీ పూర్తయిన తర్వాత అది తిరిగి స్లీప్లోకి వెళ్ళాలి కాబట్టి అది స్లీప్తో ప్రారంభమైంది మరియు యాక్టివ్మోడ్లోకి వెళ్ళింది మీరు చూస్తారు మీరు అలా చేసారు యాక్టివ్మోడ్లో చాలా విషయాలు ఉన్నాయి ఆపై అది తిరిగి స్లీప్లోకి వెళుతుంది మరియు మొత్తం మళ్ళీ ప్రారంభమైంది కొన్ని సంఖ్యలను క్రింద రాద్దాము కాబట్టి మీరు సరిగ్గా కనెక్ట్ చేయగలుగుతారు కాబట్టి స్లీప్లో ఉన్న పరికరం కోసం చేస్తాను ఇది ఒక హవర్ నిద్రపోతుందని చెప్పండి కాబట్టి అది 3600 సెకన్లు ఒక హవర్ చెప్పండి మరియు నేను చెప్పిన సగటు కరంట్ వినియోగం 1 మరియు 4 మధ్య ఎక్కడైనా ఉంటుంది కాబట్టి నేను దిగువ భాగంలో ఉండటానికి ఒకదాన్ని తీసుకుంటాను సగటు కరెంట్ వినియోగాలు తక్కువగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను ఏమైనప్పటికీ సగటు కరెంట్ ఒక మైక్రోఆంపియర్ మరియు ఎనర్జీ అందువల్ల ఎనర్జీ మిల్లీ ఆంపియర్హవర్ లో ఉంటుంది నేను ప్రతిదీ ఆంపియర్ హవర్ లో ఉంచాను ఎందుకంటే బ్యాటరీ లు ఆంపియర్ హవర్ గా లభిస్తాయి కాబట్టి నాకు 1 × 10−3 వుంది ఇది చాలా బాగుంది చాలా సులభం కాబట్టి ఇది ఒక కాలమ్ లో ఆక్టివ్ ని ఉంచవచ్చు ఆపై మీరు సెన్స్ ని ఉంచవచ్చు అప్పుడు మీరు CCA క్లియర్ ఛానల్ అసెస్మెంట్ అని కూడా పిలువబడే మీడియా యాక్సెస్ను ఉంచవచ్చు అప్పుడు మీరు Tx ప్యాకెట్ డేటా ప్యాకెట్ ఉంచండి అప్పుడు మీరు Rxf అక్ అక్నౌలెడ్జిమెంట్ ను కూడా ఉంచండి అప్పుడు మీరు స్లీప్లో ఉన్న పరికరం అని వ్రాయవచ్చు కాబట్టి ఈ హోప్స్ను నింపాలి కాబట్టి మీరు చూసే ఈ యాక్టివ్సెన్స్ యాక్సెస్ మీడియం యాక్సెస్ ట్రాన్స్మిట్ చూద్దాం అందువల్ల ఇక్కడ కొన్ని సంఖ్యలను నింపడం ప్రారంబిద్దాము అది 10 మిల్లీ సెకన్ల సమయం వరకు ఆక్టివ్ గా ఉంటుంది కానీ అది ఏమీ చేయనప్పుడు కాబట్టి మీరు ఎక్కువగా తీసుకోదు ఇది చాలా తక్కువ సంఖ్య 1 39 × 10−7 మాత్రమే కానీ సెన్స్ విషయంలో అది అంత సరళంగా ఉండదు మీరు బహుశా 1 మిల్లీ సెకన్ల వరకు గ్రహించవచ్చు మరియు మీరు ఖచ్చితంగా 50 మైక్రో ఆంపియర్ 5 మిల్లీ ఆంపియర్మీడియం యాక్సెస్ అది ఖచ్చితంగా కొంత కరెంట్ తీసుకుంటుంది ఇది చాలా తక్కువ వ్యవధిలో ఉంటుంది ఇది నేను కొన్ని సంఖ్యలను 18 నుండి 20 వరకు పెడుతున్నాను కాబట్టి నేను 20 పెడతాను అది ప్రయత్నించబోతోంది కాబట్టి ఇది రేడియోలో స్విచ్ అవుతుందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది మరియు రేడియో ఆన్లో ఉన్న క్షణం గణనీయమైన మొత్తంలో కరెంట్ మొత్తాన్ని వినియోగించడం ప్రారంభిస్తుంది అప్పుడు ప్రసారం చాలా తక్కువగా ఉంటుంది అది ఒక మిల్లీ సెకన్ కూడా ఉండదు కాబట్టి అర మిల్లీ సెకన్లు అని చెప్పండి కాబట్టి నేను 500 లేదా 500 మైక్రోసెకన్లు చెబుతాను మరియు ఇది 3 × 10−6 మిల్లీ ఆంపియర్ హవర్ కూడా ఇదే కరెంట్ అప్పుడు అది కొంతకాలం ఒక అక్ కోసం వేచి ఉండాలి మరియు అది కూడా అదే సమయం కోసం వేచి ఉందని చెప్పండి మరియు మీరు నిజంగా అదే సమయాన్ని ఉంచవచ్చు దీన్ని చాలా సరళంగా చేయమని చెప్పండి మరియు కనిపించేదాన్ని నేను తిరిగి ఉంచుతాను ఇవన్నీ వాస్తవానికి ఇది తిరిగి స్లీప్లోకి వెళుతుంది కాబట్టి ఇప్పుడు మీకు ఈ ఒక సంఘటనకు మొత్తం శక్తి అవసరం మీరు కనుగొన్నది ఈ ఆంపియర్ హవర్ మిల్లీ ఆంపియర్లను హవర్ వంటి వాటిలో ఒకటి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ 1 × 10−3 మిల్లీ ఆంపియర్హవర్ మీరు ఇక్కడ చూసినట్లుగా ఇది స్లీప్లో ఉపయోగించబడుతుంది మీరు దీన్ని చూస్తారు మరియు ఇది ఒక్కసారి చూడండి కాబట్టి వాస్తవానికి చాలా అద్భుతమైన విషయం చివరికి బహిర్గతం చేసే విషయం ఏమిటంటే ఇతర కార్యకలాపాలకు సంబంధించి జరుగుతున్న అన్నిటితో పోల్చితే స్లీప్లో ఉన్న పరికరం చాలా ముఖ్యమైన భాగం ఐ ఓ టీ ప్రపంచంలో ఇది జరుగుతుందని ఇది మళ్లీ మళ్లీ నేను కనుగొన్నాను కాబట్టి ఇది ఒక భాగం ఇది కథలోని ఒక భాగం కానీ కథ ఇంకా పూర్తి కాలేదు ఇది నేను కథ యొక్క మొదటి భాగం అని చెబుతాను రెండవ భాగాన్ని ఉంచండి ఎందుకంటే దీని తరువాత చాలా విషయాలను కూడా మేము నిర్వచించాము రెండవ భాగం బ్యాటరీ ఎఫిషియన్సీ మళ్ళీ మనం తిరిగి వెళ్లి బ్యాటరీ ఎఫిషియన్సీ తెలుసుకోవాలి అన్నింటిలోనూ బ్యాటరీ ఎఫిషియన్సీ యొక్క నిర్వచనం కూడా చేసాము మీరు 300 మిల్లీ ఆంపియర్ హవర్ బ్యాటరీని తీసుకుంటే 60 శాతం ఎఫిషియన్సీ అంటే వాస్తవానికి ఇది 180 మిల్లీ ఆంపియర్ హవర్ బ్యాటరీ ఇది వాస్తవికత రెండవ భాగం బ్యాటరీ ఎఫిషియన్సీ మళ్ళీ మనం తిరిగి వెళ్లి బ్యాటరీ ఎఫిషియన్సీ సరిగ్గా తెలుసుకోవాలి అన్నింటిలోనూ బ్యాటరీ ఎఫిషియన్సీ యొక్క నిర్వచనం కూడా చేసాము కాబట్టి ఇది అసలు సామర్థ్యం తప్ప మరొకటి కాదు మీకు లభించిన ఈ బడ్జెట్తో దీన్ని 300 మిల్లీ ఆంపియర్ హవర్ ను ఉపయోగించవద్దు మీరు ఈ నంబర్ను బాగా ఉపయోగించుకోవచ్చు ఇది ఇప్పటికీ రెండవ దశ మరొక దశ లేదు ముఖ్యమైన మూడవ దశను మర్చిపోవద్దు మరియు దాని గురించి మేము ఇప్పటికే మాట్లాడాము మూడవ దశ సెల్ఫ్ డిశ్చార్జ్ ఏమిటి ముఖ్యంగా మీరు ఈ తక్కువ డ్యూటీ సైకిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించాలి ఈ సెల్ఫ్ డిశ్చార్జ్ చాలా క్లిష్టమైనది మీరు సెల్ఫ్ డిశ్చార్జ్ తో 500 మిల్లీ ఆంపియర్హవర్ బ్యాటరీ ని కలిగి ఉంటే మరొక ఉదాహరణ తీసుకోండి నేను మారుతున్న ఉదాహరణలను తీసుకుంటాను కాబట్టి మీకు నెలకు 1 శాతం ఆలోచన వస్తుంది ఇది బ్యాటరీ యొక్క సెల్ఫ్ డిశ్చార్జ్ మరియు మీరు ఈ టేబుల్ ను వర్తింపజేస్తే ఈ టేబుల్ ను వర్తింపజేయండి నేను దీన్ని 500 మిల్లీ ఆంపియర్హవర్ బ్యాటరీ పై వర్తింపజేస్తున్నాను నేను దీన్ని వర్తింపజేస్తున్నాను ఒక నెల తరువాత ఒక నెల తరువాత ఏమి జరుగుతుంది ఒక నెల తరువాత ఏమి జరుగుతుంది ఒక నెల తరువాత యాక్టివ్ మోడ్లో పరికరం ఉపయోగించే మొత్తం సామర్థ్యం మరియు స్లీప్ మోడ్ మొత్తం సామర్థ్యం యాక్టివ్మోడ్లో మొత్తం సామర్థ్యం 0 009 మిల్లీ ఆంపియర్ హవర్ గా ఉంటుంది కానీ స్లీప్ కోసం ఇది 0 72 మిల్లీ ఆంపియర్హవర్ మీరు గందరగోళానికి గురికావడం లేదని నేను నమ్ముతున్నాను నేను ఈ టేబుల్ ను ఉపయోగించాను మరియు నేను ఈ టేబుల్ ను ఈ చిన్న గ్రాఫ్ నుండి పొందాను ఇది నేను గీసిన చిన్న రేఖాచిత్రం కాబట్టి నేను దీన్ని దీనికి కనెక్ట్ చేస్తున్నాను మరియు దీనికి నేను 500 మిల్లీ ఆంపియర్ హవర్ బ్యాటరీ ని ఉపయోగిస్తున్నానని చెప్పాను మరియు మేము చేసాము ఈ బ్యాటరీ లీకేజీ కూడా పరిగణించాము మరియు నేను ఈ 1 శాతం సెల్ఫ్ డిశ్చార్జ్ ఉపయోగిస్తాను మరియు మీకు రుచులను ఇస్తూనే ఉండటానికి నేను 300 మిల్లీ ఆంపియర్ హవర్ తో బ్యాటరీ ఎఫిషియన్సీ తీసుకున్నాను మరియు నేను 60 శాతం చెప్పాను మరియు నేను మీకు ఈ సంఖ్యను ఇచ్చాను మరియు నేను గీసిన ఈ టేబుల్ కోసం నేను 500 మిల్లీ ఆంపియర్ హవర్ కు ఉదాహరణ తీసుకున్నాను కాబట్టి ఇది ఈ ప్రక్రియలో మేము నిజంగా చేస్తున్న అనేక విషయాలలో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది యాక్టివ్ మోడ్ స్లీప్ మోడ్కి మొత్తం సామర్థ్యం కి సంబందించిన విషయం ముగిసింది అంతా బాగానే ఉంది సెల్ఫ్ డిశ్చార్జ్ గురించి ఇప్పుడు కఠినమైన భాగం ఇప్పుడు మీరు సెల్ఫ్ డిశ్చార్జ్ కోసం లెక్కించవలసి ఉంది మరియు ఇది మీకు 5 మిల్లీ ఆంపియర్ హవర్ సరైన సంఖ్యను ఇస్తాను కాబట్టి బ్యాటరీ జీవితంపై దాని అతిపెద్ద ప్రభావం స్లీప్కారణంగా లేదా స్లీప్ సామర్థ్యం లేదా యాక్టివ్ మోడ్ కారణంగా స్లీప్ సామర్థ్యం కాదు కానీ వాస్తవానికి సెల్ఫ్ డిశ్చార్జ్ అనేది రోలింగ్లో ఉన్నట్లు అనిపిస్తుంది మరియు నిజంగా మిమ్మల్ని బెదిరించడం ద్వారా మీరు ఈ సాధ్యం సాధించగలరని అది మీకు ప్రశ్నగా ఉంటుంది కాబట్టి నాకు సంభవించే ఒక విషయం ఏమిటంటే బ్యాటరీ జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో మీరు చెప్పవచ్చు కాబట్టి జీవితానికి తిరిగి రావడానికి వేరే మార్గం ఉంది ఈ చిత్రాలన్నిటిని బట్టి మీరు దాన్ని ఎలా మెరుగుపరుస్తారు మెరుగుపరచడానికి ఒక విషయం ఏమిటంటే మీరు స్లీప్ వ్యవధిని మరో మాటలో చెప్పాలంటే ఈ భాగాన్ని మరింత విస్తరించుకోండి దానిని మరింత విస్తరించుకోండి అది బ్యాటరీ జీవితాన్ని మెరుగుపరుస్తుందని సూచిస్తుంది యాక్టివ్ కరెంట్ యొక్క ఇంటెర్వల్స్ ఇది బ్యాటరీ జీవితానికి ప్రధానంగా సహకరించదు కాబట్టి మొత్తం జీవితకాల మెరుగుదలలపై నేను ఆలోచించగల ఒక విషయం ఇది మీరు బ్యాటరీ జీవితాన్ని ఎలా లెక్కించాలో మరియు అన్నింటి గురించి నేను మీతో మాట్లాడిన సిద్ధాంతం పరంగా అన్ని మంచి మార్గం నేను ప్రయోగశాలలో చెప్పినదంతా మీరు చేయగలరన్నది కూడా నిజం మరియు మీరు ఇవన్నీ సరళమైన కరెంట్ ప్రోబ్ మరియు ఓసిల్లోస్కోప్తో పొందవచ్చు వాస్తవానికి చౌకైన కరెంట్ మానిటర్ల అందుబాటులో ఉన్నాయి మీరు వాటిని కొనుగోలు చేయవచ్చు లేదా మీరు ఒక రెసిస్టర్లో డ్రాప్ నుండి కరెంటు ని కొలవవచ్చు మీరు ఇప్పటికీ ప్రోబ్ మరియు ఆసిల్లోస్కోప్ను ఉపయోగించి వోల్టేజ్ ని కొలవవచ్చు కానీ మీరు ప్రాథమికంగా ఒక ఓం రెసిస్టర్ ని ఉపయోగించి కొలవవచ్చు ఇది మరొక కొలత అని చెప్పనివ్వండి కరెంటు ని కొలవడానికి అనేక మార్గాలు ఉన్నాయి కాబట్టి ప్రయోగశాలలో మేము చేసినది ఏమిటంటే ఎంబెడ్డెడ్ నోడ్ మరియు ఐ ఓ టీ పరికరంలో కరెంట్ ప్రొఫైల్ ని సంగ్రహించడం మరియు నేను గీసిన చిత్రం నుండి కరెంట్ ప్రొఫైల్ ఎంత బాగుందో చూద్దాం ఇది మీకు స్లీప్మరియు ఆక్టివ్ సమయ వ్యవధుల గురించి వివరిస్తుంది మరియు మీకు వివిధ ప్రదేశాల నుండి నేను సేకరించి ఇచ్చిన సంఖ్యల నుండి యాక్టివ్ తో పోలిస్తే స్లీప్ లో ఎంత కరెంట్ వినియోగిస్తుంది అనే దానిపై మీకు మంచి అవగాహన ని ఇస్తుంది మరియు సెల్ఫ్ డిశ్చార్జ్ చాలా ముఖ్యమైన విషయం ప్రయోగశాలలో నా సహోద్యోగులు చేసిన ఈ కొలతపై మీ దృష్టిని ఉంచండి ఫిగర్ వన్ ఒక సాధారణ నోడ్ యొక్క కరెంట్ వినియోగాన్ని చూపిస్తుంది ఇది ఐ ఓ టీ పరికరం కావచ్చు x ఆక్సిస్ సమయం ని సూచిస్తుంది ప్రతి విభాగానికి 400 మైక్రోసెకన్లు సమయం చూపిస్తుంది y ఆక్సిస్ కరెంట్ వినియోగాన్ని చూపిస్తుంది ఇది ప్రతి డివిజన్కు 10 మిల్లీ ఆంపియర్ ఈ వ్యవస్థ పూర్తిగా ఛార్జ్ చేయబడిన 45 మిల్లీ ఆంపియర్హవర్ కాయిన్ సేల్కాయిన్ సైజ్ లిథియం బ్యాటరీ తో పనిచేస్తుంది మీరు ఇప్పుడు సిస్టమ్ కోసం బ్యాటరీ జీవితాన్ని లెక్కించాలని భావిస్తున్నారు ఇది ప్రసారం కోసం 15 4 IEEE 15 4 టెక్నాలజీ ఉపయోగిస్తుందని ఊహిస్తే మీరు ఒక హవర్ లో ఎన్ని ప్యాకెట్లు ప్రసారం అవుతుంది మరియు సిస్టమ్ ఏ రకమైన అప్లికేషన్ కు మద్దతు ఇస్తుందని మీరు అనుకోవచ్చు మీకు ఏమైనా ఊహలు ఉంటే మీరు నిజంగా మీ అన్నీ లెక్కల్లో ఆ ఊహలను ఉంచవచ్చు నేను మీ కోసం ఈ సమస్యను పరిష్కరించడం లేదు కానీ ఇది మా ల్యాబ్లో వాస్తవానికి జరిగిందని నేను మీకు చూపిస్తున్నాను మరియు ఈ చిత్రాన్ని వివరించనివ్వండి కాబట్టి మీరు ఈ కొలతను సాధ్యం చేయడానికి కనెక్ట్ చేయగలుగుతారు నేను స్లీప్కు సంబంధించి గీసినట్లుగా మీరు చూడవచ్చు మరియు తరువాత ఆక్టివ్ పీరియడ్ ఇది అబ్స్ట్రాక్ట్డ్ ని నేను చెబుతాను మొదటి భాగం నిజానికి ఇక్కడ ప్రసారం మీరు చూసేటప్పుడు అది మరొక మోడ్ కు వెళుతుంది బహుశా ఇది తక్కువ కరెంట్ మోడ్ కు వెళుతుంది ఇది రిసెప్షన్ మోడ్ కావచ్చు ఇది ట్రాన్స్మిషన్ సాధ్యమైనంత ఎక్కువ ట్రాన్స్మిషన్ పవర్ తో ఉంటుంది అది ప్లస్ 20 డిబిఎమ్ కావచ్చు ఆపై మీరు అత్యధిక పీక్ ట్రాన్స్మిషన్ను ఒక నిర్దిష్ట వ్యవధిలో చేస్తారు బహుశా అన్ని సంఖ్యలు కుడి వైపున ఉంటాయి కాబట్టి మీరు ఆ సంఖ్యలను చూడవచ్చు ఇది గణనీయమైన సమయం వరకు చేయబడినది ఆపై కొద్ది కాలం వరకు వేచి ఉంటుంది ఇది ఇక్కడ ఒక అక్నాలెడ్జిమెంట్ పొందడం కోసం స్టేట్ మెషీన్ను రిసెప్షన్ మోడ్లో ఉంచడానికి స్టేట్ మెషీన్ ను ఉంచడం కోసం రిసెప్షన్ కరెంట్ యొక్క రిసెప్షన్ ఇక్కడ ప్రసారంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది మరియు ఇది చాలా తక్కువ వ్యవధి కోసం కూడా వేచి ఉంది అప్పుడు అది ఐడిల్ కాలానికి వెళ్లి తరువాత ప్యాకెట్ను పంపించి తరువాత ప్యాకెట్ను తిరిగి పంపిస్తుంది మీరు తిరిగి చూసే ఈ మూడు ప్రసారాలు జిగ్బీ కి అనుగుణంగా ఉండనవసరం లేదు ఇది వాస్తవానికి బ్లూటూత్ తక్కువ శక్తికి అనుగుణంగా ఉందని తెలుస్తుంది ఇక్కడ అల్ట్రా లో పవర్ రేడియో బ్లూటూత్ తక్కువ ఎనర్జీ రేడియో యొక్క మూడు ప్రసార ఛానెళ్లలో మూడు ప్యాకెట్లు ఒక దాని తర్వాత ఒకటి పంపబడతాయి కాని ఫర్వాలేదు నిజానికి నేను జిగ్బీ చెప్పడం ద్వారా ప్రారంభించాను కాని నేను ఈ చిత్రాన్ని మీకు చూపిస్తున్నాను స్పష్టమైన సూచిక మీరు ఈ రకమైన కరెంట్ కాప్చర్ చేస్తే వాస్తవానికి అక్కడ ఏ రకమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించబడుతుందో తెలుసుకోవచ్చు మీరు సాఫ్ట్వేర్ కోడ్లో చాలా ట్వీక్లు చేయవచ్చు కానీ మీరు ఏ విధమైన ప్రోగ్రామ్ వ్రాయబడ్డాదో కూడా త్వరగా చెప్పవచ్చు మరియు కరెంట్ వేవ్ ఫామ్ చూడటం ద్వారా మీ సాఫ్ట్వేర్ కోడ్ను దాని సరైన పని తీరు కోసం మీరు నిజంగా తనిఖీ చేయవచ్చు కాబట్టి మీకు ప్రసారం ఉంది బహుశా రిసెప్షన్ ఉండవచ్చు మరియు దాని జత చేసే మోడ్ కూడా కావచ్చు ఇది జత చేసే మోడ్ కూడా ఉంది ఇక్కడ ఈ భాగం సరిగ్గా ఏమిటో చెప్పడం ఇక్కడ ఖచ్చితంగా ఏమి ఉందో చెప్పడం కష్టం కానీ ఖచ్చితంగా ఐడిల్ ADC మరియు దాని ఆక్టివ్ స్థితిలో ఆక్టివ్ స్థితి ఇక్కడ సూచించబడుతుంది ఇది కేవలం ఆక్టివ్ స్థితి మరియు ADC లేదు కానీ ఇది కేవలం ఆక్టివ్ ప్లస్ ADC కలయిక కావచ్చు ఇక్కడ ప్రసారం ఉంది మరియు ఇది సైకిల్ పునరావృతమవుతుంది కాబట్టి దయచేసి మిల్లీ ఆంపియర్ హవర్ కు సంబంధించి మేము చర్చించిన వాటిని వర్తింపజేయండి బ్యాటరీ సామర్థ్యంగా 45 మిల్లీ ఆంపియర్ హవర్ ను తీసుకొని మీరు లెక్కించండి ఇంతకంటే ఎక్కువ నేను మీకు చెప్పను మీరు వెళ్లి 45 మిల్లీ ఆంపియర్ హవర్ బ్యాటరీ ఉందో లేదో తెలుసుకోవచ్చు వాస్తవానికి ml 20 20 అని పిలువబడే బ్యాటరీ సిరీస్ ఇది పానాసోనిక్ నుండి వచ్చింది పానాసోనిక్ ఎం ఎల్ 20 20 డేటా షీట్ తీసుకోని దాని సాధారణ వాస్తవ సామర్థ్యాన్ని తెలుసుకోండి దాని డిశ్చార్జ్ సెల్ఫ్ డిశ్చార్జ్ ను కనుగొనండి మరియు బ్యాటరీ జీవితాన్ని ఎంతసేపు లెక్కిస్తారో చూడండి మరియు ఒక హవర్ లో ఎన్ని ప్యాకెట్లు ప్రసారం అవుతాయో కూడా తెలుసుకోండి కాబట్టి అక్కడ ప్రతి ఒక్కటి నేను ఇక్కడ మూడు ప్యాకెట్ ప్రసారాలను చూపించాను కాబట్టి ప్రశ్న ఏమిటంటే అలాంటి ఎన్ని ప్యాకెట్ల ను ప్రసారం చేయవచ్చు మరియు చివరకు ఈ అప్లికేషన్ దాని కోసం ఏమి అని మీరు అనుకుంటున్నారు ఈ IoT అప్లికేషన్ కోసం దాని అప్లికేషన్ మీకు తెలుసు ఐ ఓ టీ అప్లికేషన్ అంటే ఈ రకమైన వేవ్ ఫామ్ చాలా అనుకూలంగా ఉంటుంది